ఇప్పుడు ప్రేరకాలలని కలిగి ఉన్న ఒక సర్క్యూట్ యొక్క ఉదాహరణను పరిశీలిస్తాము ఇండక్టర్ కరెంట్లు తక్షణ మార్పులకు లోనవుతాయి మనకు కరెంట్ Is ఉందని చెప్తే ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక స్పేస్ గురించి ప్రస్తావించవలసి ఉంటుంది మనము స్విచ్చింగ్ చర్యను కలిగి ఉంటే సర్క్యూట్ లో కరెంట్ల విలువలు మరియు వోల్టేజ్ విలువలను మార్చేందుకు అవకాశం ఉంది మరియు ఈ స్విచ్ మొదట్లో షార్ట్ సర్క్యూట్ గా ఉంది ఇది t 0 వద్ద ఓపెన్ సర్క్యూట్ గా ఉంది మనకు మొదట ఈ రెండు ఇండక్టర్లు ఉన్నాయి సర్క్యూట్ యొక్క ఆర్డర్ ని నిర్ణయిస్తుంది దీని గురించి త్వరలో తెలసుకుంటాము ఇప్పుడు t0 ముందు ఈ స్విచ్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది మరియు ఈ కరెంట్ అంతా షార్ట్ సర్క్యూట్లోకి ప్రవహిస్తుంది మనకు సమర్థవంతంగా ఇలాంటి సర్క్యూట్ ఉంది మరియు t 0 తరువాత మనకు ఈ రెండు ప్యార్లల్ శాఖలు నడుపుతున్న కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి దీని విలువ Is అని చెప్పవచ్చు మనము ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను పరిష్కరించడం గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే t0 పరిష్కారం పొందాలి మరియు కొన్ని ప్రారంభ పరిస్థితులలో L1 మరియు L2 R యొక్క కొన్ని విలువలు t0 వద్ద ఇవ్వబడ్డాయి సరళత కోసం L 1 ద్వారా కరెంట్ మరియు L 2 ద్వారా కరెంట్ రెండూ 0 అని అనుకుందాం స్టెప్ కరెంట్ వర్తించే ముందు స్విచ్ తెరవడం ఈ ప్రత్యేకమైన సర్క్యూట్కు వర్తించే స్టెప్ కరెంట్ లాంటిది కాబట్టి మొదట సర్క్యూట్ యొక్క క్రమం ఏమిటి కాబట్టి కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్తో ఉన్న సోర్స్ లేని సర్క్యూట్ ని తీసుకుంటే మన దగ్గర సింగిల్ లూప్ R 1 R 2 L 1 L 2 ఉంది ఇది సమానమైన ఇండక్టర్ సీరీస్ లో ఉన్నాయని మనం చూడవచ్చు ఈ రెండు రెసిస్టర్లు సీరీస్ లో ఉన్నాయి కాబట్టి మనకు L 1 L 2 యొక్క ఒకే ఇండక్టర్ L 1 L 2 ఉంది మనకు ఒకే రెసిస్టర్ R 1 R 2 ఉంది మనకు ఒక సర్క్యూట్లో ఒకే ఇండక్టర్ ఉంటే అది మొదటి ఆర్డర్ సర్క్యూట్ మరియు సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం విలువ ఇండక్టర్ విలువ రెసిస్టెన్స్ యొక్క విలువ అది అంతటా ఉంటుంది కాబట్టి ఇది మనకు సమయ స్థిరాంకాన్ని ఇస్తుంది ఇది L 1 L 2 R 1 R 2 కు సమానం కాబట్టి మనం చేసే సమయాన్ని స్థిరంగా లెక్కించే మార్గం ఇది ఇప్పుడు అధికారికంగా ధృవీకరించిన కేసు కాబట్టి సర్క్యూట్ యొక్క ఈ భాగాన్ని కాపీ చేసి డిఫరెన్షియల్ సమీకరణాన్ని వ్రాద్దాం ఇప్పుడు I1 ను వేరియబుల్ గా ఎంచుకుంటే L 1 మరియు కిర్చాఫ్ కరెంట్ చట్టం ద్వారా కరెంట్ మరియు ఇక్కడ ఈ నోడ్ మనకు తెలుసు L 2 ద్వారా కరెంట్ I s I 1 ఇప్పుడు మనము దానికి వెళ్ళే సర్క్యూట్ ఈక్వేషన్ ఏమిటి ఈ మూడు శాఖలు ప్రత్యేకించి L 1 మరియు R 1 ఉన్నాయి సిరీస్ శాఖలు L 2 మరియు R 2 సిరీస్ శాఖలతో ప్యార్లల్గా ఉంటాయి ఈ శాఖ అంతటా ఉన్న వోల్టేజ్ మరియు ఆ శాఖ సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి మరియు మనము వ్రాయబోయే ఈక్వేషన్ 2 1 చుట్టూ KVL ను మనము కోరుకునే విధంగా వ్రాయవచ్చు ఇప్పుడు R 1 మరియు L 1 అంతటా వోల్టేజ్ L1 dI1dt R1 I1 L2 ddt R2 అవుతుంది కాబట్టి మనము వేరియబుల్ I 1 ను కలిగి ఉన్న అన్ని నిబంధనలను ఎడమ చేతి వైపుకు సమూహపరిస్తే మనకి కుడి వైపున ఇవి మిగిలి ఉంటుంది వీటిని నార్మలైజ్ చేస్తాము తద్వారా ఎడమ చేతి వైపు డెరివేటివ్ లేని పదం యొక్క గుణకం 1 ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది సమయ స్థిరాంకాన్ని అనుమతిస్తుంది కాబట్టి మనము అన్ని పదాలను R 1 R 2 తో భాగహారం చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది ప్రామాణిక రూపం లో ఉంది మరియు ఇది యూనిటీ గుణకం అయితే ఇక్కడ గుణకం సమయ స్థిరాంకం ఖచ్చితంగా ఉంది ఏమిటి మనము ముందుగా లెక్కించాము అది స్ధిరమైన సమయం గా ఉంటుంది మనకు ఈ సర్క్యూట్లో ఉన్న అనేక ఇతర విషయాలను కూడా ఈ ఈక్వేషన్ చెబుతుంది ఈ కరెంట్ I s 0 వద్ద స్టెప్ వస్తుంది ఇది 0 నుండి కొంత విలువకు వెళుతుంది మనము శూన్యమని పిలుస్తాను కాబట్టి మనము ఒక టైమ్ ఫంక్షన్గా ఆలోచిస్తే అది 0 నుండి I 0 వరకు ఉంటుంది కాబట్టి I s యొక్క డెరివేటివ్ ఇంపల్స్ t 0 కి సమానం ఇప్పుడు మనము ఇంపల్స్ ను గణనలో ఉపయోగించండం లేదు మరియు మనం ఏమి చేయలేమో తెలుసుకోవడం కూడా అవసరం లేదు I యొక్క మొదటి డెరివేటివ్ ఒక ఇంపల్స్ అనే వాస్తవాన్ని మనం అంగీకరిస్తాము కాబట్టి ఇది ఒక ఇంపల్స్ పరిమాణాన్ని కలిగి ఉంది ఈ I 1 ను నిరంతరంగా లేదని ఇది ఇప్పటికే మనకు చెబుతుంది I 1 లో ఆకస్మిక మార్పను కలిగి ఉంటాము I 1 యొక్క స్లోప్ కొనసాగితే ప్రతిచోటా పరిమితంగా ఉంటుంది మరియు మనం కుడి వైపున ఎప్పుడూ పరిమిత పరిమాణంతో ఎడమ వైపు ఇంపల్స్ పొందలేము కాబట్టి ఈ సమీకరణానికి ఏకైక మార్గం ఏమిటంటే మనము I1 స్టెప్ కావాలనుకుంటున్నాను అంటే I 1 d I 1 dt యొక్క మొదటి డెరివేటివ్ కూడా ఒక ఇంపల్స్ అయి ఉండాలి కాబట్టి ఇంపల్స్ అయిన ఈ భాగం ఈ భాగాన్ని సమతుల్యం చేస్తుంది ఇది కూడా ఇంపల్స్ ఇది ఒకటి మరియు ఈ భాగం సమతుల్యం చెందుతుంది ఇది పరిమితమైనది ఇది స్టెప్ యొక్క తక్షణ క్షణం లోనే జరుగుతుంది కాబట్టి స్టెప్ ని కలిగి ఉన్న క్షణంలో మనకు L 1 L 2 R 1 R 2 × d I 1 dt L 2 R 1 R 2 d I s d t కి సమానంగా ఉండాలి ఇప్పుడు దీని అర్థం రెండు వైపులా సంబంధిత సమయం తో అనుసంధానించి నట్లయితే ఇది స్టెప్కు బదులుగా ఒకే పరిమితులు 0 మరియు 0 మధ్య ఒకదానికొకటి సమానం గా ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఈ పరిమాణం ఏమీ లేకుండా చేస్తే మనము I1 0 I 1 మరియు ఇది Is0 Is మరియు I రెండు వైపులా ఒకే స్కేలింగ్ కారకాలను కలిగి ఉంటాము కాబట్టి ఇది మనకు చెప్పేది ఏమిటంటే హారం లోని R 1 R 2 రద్దు చేయబడుతుంది కాబట్టి స్టెప్కు బదులుగా స్టెప్లో కరెంట్లో మార్పు L 2 L 1 L 2 సోర్స్ కరెంట్లో మార్పు ఉంటుంది ఇప్పుడు ఇది కెపాసిటర్ విషయం వలే ఉంటుంది ప్రతి కెపాసిటర్ అంతటా కాకుండా కెపాసిటర్ల శ్రేణి కలయికలో వోల్టేజ్ స్టెప్ను వర్తింపజేస్తే ప్రతి కెపాసిటర్ వద్ద మనకు కొంత కెపాసిటర్ నిష్పత్తి ఇన్పుట్ స్టెప్ ఉంటుంది అదేవిధంగా మనము ఇండక్టర్ల ప్యార్లల్ కలయికకు ఒక స్టెప్ కరెంట్ను వర్తింపజేస్తే ప్రతి స్టెప్ కరెంట్ మరియు ప్రతి స్టెప్ యొక్క పరిమాణం ఇండక్టర్ల నిష్పత్తులతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి కెపాసిటర్లలో చేసిన విధంగానే ఇక్కడ కిర్చాఫ్ కరెంట్ నియమాన్ని స్టెప్లవారీగా వర్తింపజేసినప్పుడు మనము రెసిస్టర్లను విస్మరించగలము ఎందుకంటే కెపాసిటర్లలో అనంతమైన కరెంట్లను కలిగి ఉంటే రెసిస్టర్ల ద్వారా పరిమిత కరెంట్ని కలిగి ఉంటే రెసిస్టర్ల భాగం దోహదం చేయడము కనుక మనము దీనిని విస్మరించవచ్చు ఇక్కడ దీనిని గణిత పరంగా చేశాను ఇంపల్స్ మరియు పరిమిత పరిమాణాల కోసం ఎడమ మరియు కుడి వైపులను విడిగా సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తాము కెపాసిటర్లతో సమాంతరం గా ఉన్న రెసిస్టర్లను విస్మరించినట్లే ఈ సందర్భంలో మనము ఇండక్టర్లతో సిరీస్గా ఉన్న రెసిస్టర్లను విస్మరించవచ్చు కాబట్టి కరెంట్ స్టెప్ల లెక్కింపు కోసం ఇక్కడ ఉన్న ఉన్న R 1 మరియు R 2 KCL వ్రాసేటప్పుడు విస్మరించబడతాయి అంటే వాటి వద్ద వోల్టేజ్ డ్రాప్ 0 అని పరిగణిస్తాము అది షార్ట్ సర్క్యూట్ అని పరిగణిస్తాము ఇండక్టర్ అంతటా ఇండక్టర్ కరెంట్ లో ఒక స్టెప్ మార్పు ఉంటే అక్కడ ఇండక్టర్ అంతటా అనంతమైన వోల్టేజ్ ఉంటుంది రెసిస్టర్ అంతటా పరిమిత వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కెపాసిటర్లు కరెంట్ లు అనంతంగా ఉన్నప్పుడు సర్క్యూట్లలో రెసిటివ్ కరెంట్లు విస్మరించబడిన మాదిరిగానే మనము ఇక్కడ కూడా వీటిని విస్మరిస్తాము మనకు L 1 మరియు L 2 ఉన్నాయి మనకు I s ఉంది మరియు కరెంట్ ను ఇండక్టర్ యొక్క విలోమ నిష్పత్తులలో భాగహారం చేయడం స్పష్టంగా చూస్తాము కాబట్టి L 1 ద్వారా I s × L 2 L 1 L 2 ఉంటుంది మరియు L 2 ద్వారా I s × L 1 L 1 L 2 ఉంటుంది మనము ఇంతకుముందు చెప్పినట్లుగా కెపాసిటర్ల శ్రేణి కలయిక లో R ఇంటర్మీడియట్ ప్లేట్ నుండి ఏదీ వెళ్ళలేదు అక్కడ ఉన్న మొత్తం ఛార్జ్ ఇక్కడ అదే విధంగా ఉండాలి అదే విధమైన నియమం కూడా మనము చెప్పగలం మొత్తం ఫ్లక్స్ లింకేజ్ స్టెప్ ల వారీగా ఇండక్టర్లలో ఒకే విధంగా ఉంటుంది స్టెప్ ని వర్తించిన తర్వాత ఇండక్టర్ ల కరెంట్ ని లెక్కించుట కొరకు ఈ లెక్కలన్నీ గుర్తుంచుకోండి రెసిస్టర్ వోల్టేజీలు గణనీయంగా ఉంటాయి మరియు మనము అక్కడి నుండి కొనసాగుదాము కాబట్టిL 1 ద్వారా ప్రవహించే కరెంటు I1 ఇది వద్ద కరెంట్ 0 గా ఉంటుంది మరియు I 2 కూడా 0 మరియు ఈ కరెంట్ స్టెప్ ని వర్తించిన తర్వాత L 2 L 1 L 2 × I s మరియు I 2 0 L 1 L 1 L 2 × I s ఈ ఇండక్టర్ సర్క్యూట్లోని తుది విలువల కోసం కూడా ఇది చాలా తేలికగా లెక్కించవచ్చు ఇండక్టర్ అంతటా వోల్టేజ్ 0 కి సమానం స్థిరమైన ఇన్పుట్ కోసం ఫీస్ వైస్ కాన్స్టాంట్ గా ఉంటుందని ఉహిస్తే ఇండక్టర్ కరెంట్ స్థిరంగా ఉండాలి మరియు ఆ ఇండక్టర్ కరెంట్ స్థిరంగా ఉంటే దాని అంతటా వోల్టేజ్ ఇది కరెంట్ యొక్క టైమ్ డెరివేటివ్ కూడా 0 అవుతుంది మనము స్థిరమైన ఇన్పుట్లను కలిగి ఉన్నప్పుడు అన్ని ఇండక్టర్ తుది విలువ గణనల కోసం షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి కాబట్టి మనకు Is ఉంది మరియు మనము L 1 షార్ట్ సర్క్యూట్ మరియు L 2 షార్ట్ సర్క్యూట్ చేస్తాము మరియు మనకు R1 మరియు R2 ఉన్నాయి కాబట్టి ఇది రెసిస్టివ్ సర్క్యూట్ తుది విలువలు I s × R 2 R 1 R 2 మరియు I s × R 1 R 1 R 2 ఇది సమయ స్థిరాంకం అని మనకు తెలుసు కాబట్టి తుది పరిష్కారాన్ని చాలా తేలికగా నిర్మించవచ్చు కాబట్టి I 1∞ R 2 R 1 R 2 × I s మరియు I 2∞ R 1 R 1 R 2 × I s గా ఉంటుంది కాబట్టి వీటి సమయ స్థిరాంకం నుండి I 1 మరియు I 2 రెండింటికీ ఫంక్షన్లను మనం వ్రాయగలము మనము 0 ప్రారంభ పరిస్థితులను ఉహిస్తాము కాబట్టి మనము I1 I1 ∞ I 1 0 I 1 ∞ e t T వాస్తవానికి సర్క్యూట్లోని ఏదైనా మొదటి ఆర్డర్ లకు మరియు మనం కనుగొన్న I 1 ∞ R 2 R 1 R 2 I s మరియు I 1 0L 2 L 1 L 2 × I s I 1 ∞ ఇది R 2 R 1 R 2 × I s e t మనము గుర్తును వ్రాస్తాము కానీ L 1 L 2 R 1 R 2 గా అని మనకు తెలుసు కాబట్టి ఇది I1 యొక్క వ్యక్తీకరణ I 2 అదే సాధారణ రూపం I 2 ∞ I 2 0 I 2 ∞ e t మరియు I 2 ∞ R 1 R 1 R 2 × I s L 1 L 1 L 2 × I s R 1 R 1 R 2 × I s e t T కాబట్టి ఇవి I 1 మరియు I 2 లకు సమయ ఫంక్షన్ల పరిష్కారాలు మరియు మనకు సంఖ్యా విలువలు ఉంటే వీటిని ప్రతిక్షేపించవచ్చు మరియు స్టెప్ 0 వర్తించే ముందు 0 ప్రారంభ పరిస్థితిని ఉహిస్తాము ఇది చాలా సులభం మనం చేయాల్సిందల్లా I1 కి సరైన విలువలను ప్రతిక్షేపించడం అక్కడ నుండి మనం ప్రతిదీ లెక్కించవచ్చు కాబట్టి ఒక సర్క్యూట్లోని ఏ ఇతర పరిమాణానికైనా మనము కరెంట్ లను లెక్కిస్తాము ఇండక్టర్ కరెంట్ స్టెప్ మార్పులను కలిగి ఉంటుంది